కీవర్డ్లు రిలీఫ్ వాల్వ్ పైలట్ ప్రెజర్ చెక్ వాల్వ్ ఎక్స్టెన్షన్ అండ్ రెట్రాక్షన్ స్ట్రోక్లిమిట్ స్విచ్ సిస్టం ప్రెజర్ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఈ రోజు మనం NPTEL ప్రోగ్రాం లో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ కోర్సు యొక్క 28 వ పాఠానికి స్వాగతం మనము చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాము గత రెండు ఉపన్యాసాలలో మనము వివిధ హైడ్రాలిక్ సిస్టమ్ భాగాలను చూశాము ఈ ఉపన్యాసంలో వివిధ రకాల ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం హైడ్రాలిక్ సర్క్యూట్లను రూపొందించడానికి అవి ఎలా కలిసిపోతాయో చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇంస్ట్రుక్షనల్ ఆబ్జెక్టివ్స్ చూడండి ఈ పాఠం తరువాత ఒక విద్యార్థి సాధారణ ఇండస్ట్రియల్ యాక్టీవ్యేషన్ సమస్యలు తెలుసుకోవాలి ఇవి ఇండస్ట్రియల్ సిస్టంస్ విషయం లో సాధారణ సమస్యలు ఎనర్జీ చాలా ఖరీదైనదని మనకు తెలుసు కాబట్టి అనవసరంగా ఎనర్జీ ఖర్చు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడము కాబట్టి వివిధ రకాల ఎనర్జీ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి ముఖ్యంగా హైడ్రాలిక్ సిస్టమ్స్ చాలా అధిక పవర్ వ్యవస్థలు ఇక్కడ ఎనర్జీ ఆదా చేయడం చాలా ముఖ్యం కాబట్టి అటువంటి వ్యవస్థల వల్ల ఎనర్జీ ఎలా ఆదా చేయవచ్చో చూస్తాము కొన్నిసార్లు హైడ్రాలిక్ వ్యవస్థలను ఉపయోగించి మనము కదలికలను సృష్టించాలని తెలుసికోవాలి కాబట్టి మనము ఫీడ్లను సర్దుబాటు చేయాలి లోడ్ యొక్క అవసరాన్ని బట్టి మనము ఫోర్సెస్ సర్దుబాటు చేయాలి కాబట్టి వాటిని ఎలా చేయాలి చివరకు నిర్దిష్ట హైడ్రాలిక్ చిహ్నాలను ఉపయోగించి సర్క్యూట్స్ ఎలా గీస్తాము తెలుసికోవాలి కాబట్టి ఈ పాఠం యొక్క కోర్సులో హైడ్రాలిక్ చిహ్నాలను ఎలా అర్థం చేసుకోవాలి ఏ భాగాలు ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడం మరియు సర్క్యూట్ డయాగ్రమ్ నుండి హైడ్రాలిక్ సర్క్యూట్లు ఎలా పనిచేస్తాయో తెలుసికోవాలి మనము మొదటి సర్క్యూట్ కి వచ్చాము ఈ సర్క్యూట్లో దీనిని అన్లోడింగ్ సర్క్యూట్ అని పిలుస్తారు సర్క్యూట్ చూడండి రెండు పంపులు ఉన్నాయి ఇది ఒక హైడ్రాలిక్ పంప్ ఇది మరొక హైడ్రాలిక్ పంప్ మరియు అవి ఒక సాధారణ మోటారు ద్వారా నడపబడుతున్నాయి కాబట్టి ఇది ప్రైమ్ మూవర్ ఇది ప్రైమ్ మూవర్ మరియు ఈ పంపులు వాస్తవానికి సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి ఇక్కడే ఇది లోడ్ లేదా సిస్టమ్ కి వెళుతుంది కాబట్టి పంప్ A ప్రవాహం ఈ విధంగా వెళుతుంది ఇది చెక్ వాల్వ్ కాబట్టి ఈ మార్గం చెక్ వాల్వ్కు మీరు గుర్తుచేసుకుంటే ఉచిత ప్రవాహం ఇది పంప్ A యొక్క ప్రవాహం మరియు ఇది పంప్ B యొక్క ప్రవాహం మరియు మొత్తం ప్రవాహం అంటే పంప్ A ప్లస్ పంప్ B వాస్తవానికి లోడ్లోకి ప్రవహిస్తోంది హైడ్రాలిక్ పవర్ అవసరం ఏమిటి పవర్ అవసరం అనేది ఫోర్స్ ప్రవాహం రేటు లేదా ప్రెషర్ ప్రవాహం రేటు ఇది ఫోర్స్ స్పీడ్ కి సమానం కాబట్టిచివరకు మనం గుర్తుచేసుకుంటే ఫోర్స్ ప్రైమ్ మూవర్ నుండి వస్తుంది మరియు ప్రైమ్ మూవర్ కొంత ఫోర్స్ నిర్వహించడానికి రూపొందించబడింది ఒక నిర్దిష్ట సమయంలో అకస్మాత్తుగా లోడ్లో ఫోర్స్ అవసరం ఎక్కువుగా ఉంటుంది తద్వారా పవర్ అవసరం ప్రైమ్ మూవర్స్ సామర్ధ్యాల నుండి బయటకు రాదు కాబట్టి మనం ప్రవాహం రేటును తగ్గించాలి కాబట్టి భారీ లోడ్ల కోసం మనము సాధారణంగా వాటిని నెమ్మదిగా కదిలిస్తాము మరియు తేలికపాటి లోడ్లు కోసం వాటిని వేగంగా కదిలిస్తాము కాబట్టి అకస్మాత్తుగా వ్యవస్థలో పవర్ అవసరం పెరిగితే ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు మీకు రెండు రిలీఫ్ వాల్వ్స్ ఉన్నాయి ఇది ఒక రిలీఫ్ వాల్వ్స్ మరియు ఇది మరొక రిలీఫ్ వాల్వ్స్ ఇప్పుడు మనము ఈ సెట్టింగ్కు మించి ప్రెషర్ పెరిగితే మనము సాధారణంగా హైడ్రోస్టాటిక్ పంపులు లేదా పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ పంప్ గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోండి కాబట్టి వేగం ఒకేలా ఉన్నంత వరకు పంపిణీ చేయబడిన వాల్యూమ్ ఒకే విధంగా ఉంటుంది మరియు పవర్ అవసరం ప్రెషర్ కు ప్రోపోషనల్ గా ఉంటుంది వాల్యూమెట్రిక్ సామర్థ్యం ఒకేలా ఉంటుందని లీకేజ్ మొదలైనవి ఉండవు అనుకోవాలి కాబట్టి మనకు ప్రెషర్ పెరిగింది ఎందుకంటే ఫోర్స్ అవసరం పెరిగింది కాబట్టి మనము ప్రవాహం రేటును తగ్గించాలనుకుంటున్నాము కాబట్టి మనకు రిలీఫ్ వాల్వ్ యొక్క ఈ అమరిక మనకు ఉంది ఈ సెట్టింగ్ ఏదో ఒక సమయంలో మించిపోతే ఈ రిలీఫ్ వాల్వ్ వెంట్ అవుతుంది కాబట్టి ఆ సమయంలో పంప్ ప్రవాహం ఉంటుంది కాబట్టి ఇది రెండు పంపులు లోడ్చేయబడి ఉన్న సందర్భంఇక్కడ మరొక చిత్రంలో గమనయించినట్లైతే ఇందులో పంప్ A అన్లోడ్ చేయబడిన కేసును మనం చూడగలుగుతాము కాబట్టి పంప్ A అన్లోడ్ చేయబడినప్పుడు ఈ రిలీఫ్ వాల్వ్ అమరిక మించిపోయింది కాబట్టి ఇది పంపు యొక్క ప్రవాహం రేటు కాబట్టి ఈ పంపు అన్లోడ్ అవుతుంది కాబట్టి ఈ మోటారుపై పవర్ డిమాండ్ తగ్గుతుంది మరియు ఇప్పుడు సిస్టమ్ ఈ ప్రవాహం రేటు నుండి మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టిప్రెషర్ పెరిగినప్పుడు పవర్ అవసరాన్ని ఉంచడానికి మనము ఒక పంపుని దించుతాము తద్వారా అకస్మాత్తుగా మనం చాలా భారీ భారాన్ని పెడితే అది ఇంకా కదులుతుంది కానీ అది నెమ్మదిగా కదులుతుంది ఇది మొదటి ఉదాహరణ ఇప్పుడు ఆసక్తికరంగా ఈ చెక్ వాల్వ్ యొక్క పాత్ర ఏమిటో ప్రస్తావించడానికి ఈ ఒక పాయింట్ ఉంది ఈ పంపు ఎప్పుడు అన్లోడ్ అవుతుందో అప్పుడు ఈ ప్రవాహం సాధ్యం కాదని గుర్తుంచుకోండి ఈ ప్రవాహం ఈ మార్గం గుండా వెళ్ళదు ఎందుకంటే ఈ చెక్ వాల్వ్ బ్లాక్ అయింది కాబట్టి ఈ రిలీఫ్ వాల్వ్ ద్వారా ఈ పంప్ నిజంగా అన్లోడ్ చేయలేము కాబట్టి ఈ రిలీఫ్ వాల్వ్ యొక్క అమరిక కూడా మించిపోయే వరకు ఈ పంప్ డెలివర్ చేస్తూనే ఉంటుంది అన్ని పంపులకు ఓవర్లోడ్ రిలీఫ్ వాల్వ్లను ఉపయోగించి ఓవర్లోడ్ రక్షణ ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి కొన్ని కారణాల వల్ల మీరు ఒక పంపు నిర్వహించలేని ఒక భారీ లోడ్ ని ఇచినట్లైతే ఆ సందర్భంలో ఈ రిలీఫ్ వాల్వ్ వెంట్ అవుతుంది మరియు లోడ్ ఆగిపోతుంది మరియు ద్రవం ఇలా ప్రవహిస్తుంది మోటారు ఓవర్లోడింగ్ నుండి రక్షించబడుతుంది కాబట్టి సర్క్యూట్ పనిచేసే మార్గం ఇది మనం తదుపరి సర్క్యూట్ కి వెలుతున్నాము మనము ఇలాంటి మరికొన్ని అప్లికేషన్ లని చూడబోతున్నాము ఈ సందర్భంలో ఏమి జరుగుతుందంటే పంప్ ప్రెషర్ పెర్గిగినప్పుడూ పంప్ అన్లోడ్ అవుతుంది కానీ ఇక్కడ మనకి కావలసినది వేరే విషయం మనము లోడ్ ని డ్రైవ్ చేయడానికి ప్రెషర్ ని ఎంచుకోవాలి కాబట్టి మనకు సిస్టమ్ యొక్క మూడు మోడ్స్ ఉన్నాయి మొదటి మోడ్లో సిస్టమ్ వెంట్ అవుతుంది అంటే పంప్ నేరుగా ట్యాంక్తో అనుసంధానించబడుతుంది ద్రవం లేదు ప్రవాహం లేదు రెండవది ఇది తక్కువ ప్రెషర్ తో నిర్వహించబడుతుంది

మూడవది ఇది అధిక ప్రెషర్ తో పని చేస్తుంది కాబట్టి మూడు మోడ్లు ఉన్నాయి మరియు మోడ్లను ఎంచుకున్న బట్టి పని ఇలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ సర్క్యూట్ ఉంది మొదట వెంట్ మోడ్ వెంట్ మోడ్లో ఏమి జరుగుతుందో ఈ సర్క్యూట్లో చూడండి మనకు ట్యాంక్ మరియు రిజర్వాయర్ ఉన్నాయి మనకు పంప్ ఉంది మనకు మోటారు ఉంది మనకు రిలీఫ్ వాల్వ్ ఉంది మరియు ఇది సిస్టం వెళ్లే ప్రదేశం ఇప్పుడు ప్రెషర్ పరిమితులు సిస్టం సంభవించే ప్రెషర్ స్పష్టంగా ఈ రిలీఫ్ వాల్వ్ ద్వారా ఎంపిక చేయబడుతుంది మరియు ఈ రిలీఫ్ వాల్వ్ వాస్తవానికి ఉన్నాయి ఇది పైలట్ ఆపరేటెడ్ రిలీఫ్ వాల్వ్ కాబట్టి రిలీఫ్ వాల్వ్ యొక్క అమరిక పైలట్ ప్రెషర్ పై ఆధారపడి ఉంటుంది మనము ఇంతకుముందు అలాంటి వాల్వ్స్ చూశాము ఇప్పుడు వాస్తవానికి మనం చేయబోయేది ఏమిటంటే కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం పైలట్ ప్రెషర్ ఎలా నిర్ణయించబడుతుంది చూద్దాం కాబట్టి పైలట్ సర్క్యూట్ చూద్దాం ఇది పైలట్ లైన్ డాష్ చేయబడింది అక్కడ డైరెక్షనల్ వాల్వ్ సోలేనోయిడ్ ఆపరేటెడ్ వాల్వ్ ఉన్నాయి అక్కడ సింబల్స్ మరియు రెండు స్ప్రింగ్లు ఉన్నాయని చూడవచ్చు రెండు సోలేనాయిడ్లు ఆఫ్ అయినప్పుడు రెండు స్ప్రింగ్లు నెట్టబడతాయి మరియు ఇది మధ్యలో కేంద్రీకృతమై ఉంచుతుంది మధ్యలో ఇది పంప్ పోర్ట్ నేరుగా ట్యాంకుకు అనుసంధానించబడి ఉంది కాబట్టి A మరియు B రెండూ శక్తివంతం కాకపోతే ఈ డైరెక్షనల్ వాల్వ్ మధ్యలో ఉంటుంది మరియు అందువల్ల ఈ రిలీఫ్ వాల్వ్ C యొక్క వెంట్ పోర్ట్ వాస్తవానికి డైరెక్షనల్ వాల్వ్ యొక్క కేంద్ర స్థానం ద్వారా నేరుగా ట్యాంకుకు అనుసంధానించబడుతుంది కాబట్టి వాస్తవానికి పైలట్ ప్రెజర్ లేదు పైలట్ ప్రెజర్ వాస్తవానికి ట్యాంక్ ప్రెజర్ మరియు అందువల్ల ఈ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేరుగా పంప్ వెంట్స్ మరియు ద్రవం సిస్టంకు వెళ్ళదు కాబట్టి ఇది వెంటింగ్ మోడ్ లో ఆపరేషన్ ఇప్పుడు ఇతర మోడ్లలో ఏమి జరిగింది కాబట్టి మనం ఇతర మోడ్లకు వెళ్దాం కాబట్టి మీడియం ప్రెజర్ మోడ్లో ఏమి జరుగుతుందో చూద్దాంకాబట్టి మీడియం ప్రెషర్ మోడ్లో మనము సోలేనోయిడ్ A ని శక్తివంతం చేసాము కాబట్టి మనం సోలేనోయిడ్ A ని శక్తివంతం చేసిన చోట వాల్వ్ యొక్క ఈ స్థానం చురుకుగా ఉందని అనుకుంటాము కాబట్టి ఇప్పుడు పంప్ పోర్ట్ ఇలా కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇప్పుడు పైలట్ ప్రెషర్ అంటే ఏమిటి పైలట్ పీడనం వాస్తవానికి ఈ వాల్వ్ E యొక్క అమరిక ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి ప్రెజర్ ఈ వాల్వ్ E యొక్క అమరికను మించినప్పుడల్లా వెంట్ పోర్ట్ తెరుచుకుంటుంది E యొక్క అమరిక C యొక్క అమరిక వల్ల సిస్టమ్ ప్రెజర్ పరిమితం అవుతుంది C ను ఒక అమరికగా సెట్ చేస్తుంది దాని స్వంత అమరిక ఇది కూడా రిలీఫ్ వాల్వ్ ఇది రిమోట్ పైలట్ కానీ దీనికి దాని స్వంత అమరిక ఉంది ఆ అమరిక వాస్తవానికి E యొక్క అమరిక కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో సిస్టమ్ ప్రెషర్ యొక్క అమరిక వాస్తవానికి E యొక్క అమరిక ద్వారా పరిమితం చేయబడుతుంది A మరియు C ల కంటే ఏ దిగువున ఉంటడం వల్ల మనకు ఒక మాధ్యమం ఉంది పరిమితం చేసే ప్రెషర్ ఇప్పుడు మీడియం ఇప్పుడు మనము తరువాతి దశకు వెళ్తాము ఇది అధిక ప్రెషర్ మోడ్ కాబట్టి అధిక ప్రెషర్ మోడ్లో ఏమి జరుగుతోంది అధిక ప్రెషర్ మోడ్లో మొదట ఈ పోర్ట్ వాస్తవానికి ప్లగ్ చేయబడిందని చూడండి ఇది ప్లగ్ చేయబడింది అంటే సీలు చేయబడింది కాబట్టి పైలట్ ప్రెషర్ సిద్ధాంతపరంగా ఏ స్థాయికైనా వెళ్ళగలదు అది చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ వాల్వ్ యొక్క ఆపరేషన్ పైలట్ ప్రెషర్ ద్వారా పరిమితం కాలేదు ఎందుకంటే పైలట్ ప్లగ్ చేయబడిన పోర్టుకు అనుసంధానించబడి ఉంది కాబట్టి పైలట్ వాల్వ్ ను వెంట్ చేయదు కాబట్టి ఇప్పుడు ఇది దాని స్వంత అమరిక ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవస్థలో ప్రెషర్ వాల్వ్ C యొక్క అమరిక ద్వారా పరిమితం అవుతుంది మరియు వాల్వ్ C యొక్క అమరిక E కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము సిస్టమ్ ప్రెషర్ అధిక స్థాయికి పరిమితం చేయవచ్చు కాబట్టి మనము A ని శక్తివంతం చేయడం ద్వారా లేదా B ని శక్తివంతం చేయడం ద్వారా లేదా ఏదీ శక్తినివ్వడం ద్వారా సాధించగలమని మీరు చూశారు కాబట్టి మనము సిస్టమ్ ఆపరేటింగ్ ప్రెజర్ మోడ్ ను ఎంచుకోవచ్చు ఇది రెండవ ఉదాహరణ మూడవ ఉదాహరణలో మనకు చాలా సాధారణ సర్క్యూట్ ఉంది ఇది రెసిప్రొకేటింగ్ సర్క్యూట్ సైక్లిక్ మోషన్ ను అమలు చేయడానికి హైడ్రాలిక్ సర్క్యూట్లు తరచుగా అవసరమవుతాయి మీకు సిలిండర్ ఉందని అనుకుందాం అది విస్తరిస్తుంది అది లోడ్ను నెట్టివేస్తుంది మరియు అది తిరిగి వస్తుంది కాబట్టి కొన్ని కన్వేయర్ బెల్ట్ కొంత వస్తువును తెచ్చిందని అనుకుందాం కాబట్టి హైడ్రాలిక్ ఆర్మ్ ఉండవచ్చు అది బిల్లులోకి వస్తువును నెట్టివేసి ఉపసంహరించుకుంటుంది కాబట్టి ఇప్పుడు వివిధ సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ముందుకు నెట్టడం ఒక లోడ్ కింద ఉంది వెనుకకు నెట్టడం ఉచితం కాబట్టి వివిధ సందర్భాలు తలెత్తుతున్నాయి మరియు వీటిలో కొన్నింటిని చూస్తాము ఎందుకంటే ఈ ఎక్స్టెన్షన్ మరియు రిట్రాక్షన్ వలన పరస్పర కదలిక చాలా హైడ్రాలిక్ సర్క్యూట్లో సాధారణం కాబట్టి మనము మొదట రెసిప్రొకేటింగ్ సర్క్యూట్ చూస్తాము మరియు ముఖ్యంగా అందులో ఎక్స్టెన్షన్ స్ట్రోక్ ను చూస్తాము ఇక్కడ సర్క్యూట్ ఉంది ఇది చాలా సులభం మళ్ళీ పంప్ నుండి ప్రారంభించండి కాబట్టి ఇక్కడ పంపు ఫిల్టర్ డ్రెయిన్ లైన్ ఇది రిలీఫ్ వాల్వ్ ఇది సాధారణంగా పంప్ ఓవర్లోడ్ రక్షణ కోసం ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వాల్వ్ను చూడండి ఈ వాల్వ్ మొదట చిహ్నాన్ని చర్చించడానికి ప్రయత్నించింది ప్రతి దానిలో ఒక సోలేనోయిడ్ ఉంది మరియు హైడ్రాలిక్ పైలట్ ఉంది కాబట్టి వాస్తవానికి డైరెక్షన్ వాల్వ్ చాలా పెద్ద వాల్వ్ కాబట్టి ఇది సోలేనోయిడ్ ద్వారా మాత్రమే నిర్వహించబడదు మునుపటి వాల్వ్ సోలేనోయిడ్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతోంది ఈ సందర్భంలో మనము ఒక సోలనోయిడ్ కలిగి ఉన్నాము ఇది హైడ్రాలిక్ పైలట్ను ఆపరేట్ చేస్తోంది ఇది మళ్ళీ ఈ పెద్ద డైరెక్షనల్ వాల్వ్ను ఆపరేట్ చేస్తుంది మరియు ఈ సందర్భంలో మనకు ఈ ఒక్క విషయం మాత్రమే ఉంది ఒక సోలేనోయిడ్ మరియు మరొక వైపు మాత్రమే ఉంది కాబట్టి మీరు సోలేనోయిడ్ను ఆపివేస్తే అది వస్తుంది కాబట్టి దీనికి రెండు పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి సోలేనోయిడ్ ఆపివేయబడితే అది కుడి చేతి పొజిషన్ కి వెళుతుంది ఒకవేళ ఆన్ చేస్తే సోలేనోయిడ్ ఎడమ చేతి పొజిషన్ కి వెళుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎడమ చేతి పొజిషన్లో ఉన్నాము సోలేనోయిడ్ ఆన్లో ఉన్నప్పుడు పంప్ ప్రవాహం ఇలాగే వెళుతుంది మరియు క్యాప్ ఎండ్ లేదా సిలిండర్ యొక్క హెడ్ ఎండ్ అని పిలువబడే వాటిలో ప్రవేశించి దానిని ఎడమ వైపుకు నెట్టివేస్తుంది అదే సమయంలో ఈ లైన్ చూడండి ఈ లైన్ ఇక్కడ ప్లగ్ చేయబడింది ఈ వాల్వ్ ఒక కామ్ ఆపరేటెడ్ వాల్వ్ కామ్ ఆపరేట్ చేయబడినప్పుడు ఇది ఎడమ స్థానంలో ఉండాలి కామ్ ఆపరేట్ చేయకపోతే ఇది కుడి స్థానంలో ఉండాలి కాబట్టి ప్రస్తుతం ఇది కుడి పొజిషన్లో ఉంది కాబట్టి ఈ వైపు ఆఫ్ లో ఉంది ఈ రిలీఫ్ వాల్వ్ పోర్ట్ ప్లగ్ చేయబడింది కాబట్టి పూర్తి ప్రెషర్ వాస్తవానికి లోడ్కు వర్తించబడుతుంది పైలట్ పోర్ట్ ప్లగ్ చేయబడింది మరియు ఈ సిలిండర్ ఈ విధంగా కదులుతోంది కాబట్టి ఇది ఎక్సటెన్షన్ స్ట్రోక్ తదుపరి స్ట్రోక్లో ఏమి జరుగుతుంది

తరువాతి స్ట్రోక్లో ఇప్పుడు మనకు రెట్రాక్షన్ స్ట్రోక్ ఉంది కాబట్టి ఏమి జరుగుతుంది చూద్దాం అది చివరికి చేరుకున్నప్పుడు ఈ లిమిట్ స్విచ్ను చివరిలో ఎక్స్టెన్షన్ స్ట్రోక్ యొక్క తీవ్ర చివరలో నిర్వహిస్తుంది ఆ లిమిట్ స్విచ్ వాస్తవానికి సోలేనోయిడ్ తో అనుసంధానించబడి ఉంటుంది ఈ లిమిట్ స్విచ్ ఆన్ అవ్వగానే సోలేనోయిడ్ వెంటనే నిలిపివేయబడుతుంది కాబట్టి సోలేనోయిడ్ నిలిపివేయబడినప్పుడు ఈ డైరెక్షన్ వాల్వ్ కుడి పోసిషన్ లో ఉంటుంది కాబట్టి కుడి పోసిషన్ లో ఏమి జరుగుతుంది కుడి పోసిషన్లో పంప్ ప్రవాహం ఇలా ఉంటుంది ఇక్కడ పంప్ ప్రవాహం ఇలా వెళ్లి సిలిండర్ యొక్క రాడ్ ఎండ్ అని పిలవబడే వాటిలో ప్రవేశిస్తుంది కాబట్టి ఇప్పుడు సిలిండర్ కుడి వైపుకు కదులుతుంది కామ్ ఇప్పటికీ పనిచేయలేదని గమనించండి కాబట్టి ఇది ఇప్పటికీ ప్లగ్ చేయబడింది మరియు పూర్తి ప్రెషర్ సిలిండర్కు వర్తించబడుతుంది సరే రెట్రాక్షన్ స్ట్రోక్ చివరిలో చాలా ఆసక్తికరమైన విషయం జరుగుతుంది ఇది ఈ సర్క్యూట్ యొక్క ప్రత్యేకత కాబట్టి రెట్రాక్షన్ స్ట్రోక్ చివరిలో వచ్చినప్పుడు ఈ రాడ్ ఇది కామ్ ను నెట్టే విధంగా రూపొందించబడింది కాబట్టి ఇది కామ్ను నెట్టివేసినప్పుడు ఈ వాల్వ్ ఇప్పుడు మనం చెప్పినట్లుగా టాప్ పొజిషన్లో కలుపుతుంది కాబట్టి టాప్ పొజిషన్లో ఏమి జరుగుతుందిఇది పంప్ మరియు ఇది ట్యాంక్ కాబట్టి ఈ పాయింట్ ట్యాంక్ ప్రెషర్ కి చాలా దగ్గరగా ఉందని మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఈ రిలీఫ్ వాల్వ్ యొక్క పైలట్ పోర్ట్ వాస్తవానికి అనుసంధానించబడి ఉంది ఇది ఉచిత ప్రవాహం చెక్ వాల్వ్ యొక్క డైరెక్షన్ దీని గుండా వెళుతుంది మరియు ఈ దశకు వస్తుంది కాబట్టి పైలట్ పోర్ట్ ప్రెజర్ యొక్క స్థానాలు దీనికి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి పైలట్ పోర్ట్ ఇప్పుడు దాదాపు ట్యాంకుతో అనుసంధానించబడి ఉంది అంటే ఈ రిలీఫ్ వాల్వ్ ఇప్పుడు వెంట్ అవుతుంది కాబట్టి రిట్రాక్షన్ సైకిల్ చివరిలో పంప్ నేరుగా ట్యాంకుకు వెంట్ అవ్వడానికి బదులుగా ట్యాంక్ నేరుగా వెంట్ అవుతుంది కాబట్టి ట్యాంకుకు పంప్ కు అవసరమైన పవర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రెట్రాక్షన్ సైకిల్ చివరిలో ఇది వేచి ఉన్నప్పుడు ఈ పంప్ అనవసరంగా పవర్ ని ఖర్చు చేయదు కాబట్టి ఇది ఆటోమాటికెల్లి వెంట్ అవుతుంది అటువంటి పద్ధతిలో సర్క్యూట్ తయారుచేయబడినది తరువాత ఏమి జరుగుతుంది మీరు క్రొత్త సైకిల్ ఎలా ప్రారంభిస్తారు ఒక కొత్త సైకిల్ వాస్తవానికి పుష్ బటన్ ను నొక్కడం ద్వారా ప్రారంభించబడుతుంది కాబట్టి ఈ కాయిల్ అటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో అనుసంధానించబడాలి సైకిల్ చివరిలో ఈ లిమిట్ స్విచ్ ద్వారా దీన్ని స్విచ్ ఆఫ్ చేయవచ్చు మరియు దానిని పుష్ బటన్ ద్వారా స్విచ్ ఆన్ చేయవచ్చు కాబట్టి ప్రతిసారీ మీరు రిట్రాక్షన్ కదలికను ప్రారంభించాలనుకుంటే మీరు ఈ సోలేనోయిడ్ను ఆన్ చేయాలి కాబట్టి మీరు దాన్ని మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఇది ఎడమ వైపుకు మారుతుంది ఇప్పుడు అది కామ్ తయారు చేయబడింది కాబట్టి ఇది ఈ స్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పంపుతో అనుసంధానించబడింది ఇది పంపుకు అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఇలా ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రెషర్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ ఈ పోర్టును చూస్తున్నారు కాబట్టి చెక్ వాల్వ్లోని ప్రత్యర్థి ఫోర్స్ ఇది పూర్తి పంపు ప్రెషర్ కాబట్టి ఈ వాల్వ్ వెంట్ చేయవలసి వస్తే పైలట్ ప్రెజర్ ఈ స్థాయిని దాటాలి లేకపోతే అవి ప్రవాహం కావు కాబట్టి ఈ పూర్తి పంపు ప్రెషర్ ని హైడ్రాలిక్ సిలిండర్కు అన్వయించి ఎడమ వైపుకు వెళ్లడం ప్రారంభించవచ్చు అది ఎడమ వైపుకు వెళ్ళడం ప్రారంభించిన క్షణం ఈ కామ్విడుదల అవుతుంది మరియు కామ్ విడుదలైనప్పుడు అది దిగువ స్థానానికి మారుతుంది మరియు మళ్ళీ ఈ వాల్వ్ యొక్క వెంట్ పోర్ట్ ప్లగ్ చేయబడుతుంది మరియు ఈ సైకిల్ పునరావృతమవుతుంది కాబట్టి ఇది ఒక కన్వెన్షనల్ రెసిప్రొకేషన్ సర్క్యూట్ జోడించబడిన ఏకైక లక్షణం ఏమిటంటే రిట్రాక్షన్ చివరిలో పవర్ ని ఆదా చేయడానికి పంప్ ప్రాథమికంగా అన్లోడ్ చేయబడుతుంది కాబట్టి తరువాతి ఉదాహరణను చూద్దాం ఇప్పుడు మనం సేవ్ చేయదలిచిన కొన్ని ప్రత్యేకమైన పనులను చేయాలనుకుంటున్నాము కొన్నిసార్లు నేను చెప్పినట్లుగా జరుగుతుంది ఎక్సటెన్షన్ స్ట్రోక్ సమయంలో మనము లోడ్ కు వ్యతిరేకంగా గట్టిగా పుష్ చేస్తాము కాబట్టి మీరు దీన్ని నెమ్మదిగా చేయాలనుకుంటున్నారు రెట్రాక్షన్ స్ట్రోక్ ద్వారా మీరు వేగంగా చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఆపరేషన్ సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం ఎలా చేయగలమో చూద్దాం కాబట్టి మనము ఇక్కడ భాగాలు చూద్దాంఇది పంప్ మోటారు రిలీఫ్ వాల్వ్ ఇది ట్యాంక్ మరియు ఫిల్టర్ ఇది మూడు స్థానాల సోలేనోయిడ్ ఎలక్ట్రికల్ సోలేనోయిడ్ యాక్చువేటెడ్ స్ప్రింగ్ లోడెడ్ వాల్వ్ మరియు ఇది ఫ్లో కంట్రోల్ వాల్వ్ మరియు ఇది ఒక మెకానికల్లీ పనిచేసే ఒక వాల్వ్ మీరు స్విచ్ను ఆపరేట్ చేయనంత కాలం ఇది డైరెక్ట్ షాట్ ఈ లైన్ తెరిచి ఉంది మీరు స్విచ్ను ఆపరేట్ చేస్తే ఈ లైన్ మూసివేయబడుతుంది మరియు ఈ స్విచ్ రాడ్ చివరిలో మెకానికల్లీ నిర్వహించబడుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు మొదట్లో మళ్ళీ సోలేనాయిడ్లు పనిచేయకపోయినప్పుడు అది కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఏమీ ప్రవాహం లేదు పంపు నేరుగా ట్యాంకులోకి వస్తుంది తరువాత మీరు దీన్ని ఆపరేట్ చేయండి మీరు ఎడమ సిలిండర్ను ఆపరేట్ చేయండి కాబట్టి మీరు ఎడమ సిలిండర్ను ఆపరేట్ చేస్తే పంప్ సరే మొదట కుడి సిలిండర్ అయిన అడ్వాన్స్డ్ సర్క్యూట్ను చూద్దాం కాబట్టి మీరు దానిని కనెక్ట్ చేస్తే పంప్ చేయడానికి పోర్ట్ A కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ కాయిల్ శక్తివంతం అయినప్పుడు ద్రవం ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఎక్సటెన్షన్ కోసం మరియు ఇది రిట్రాక్షన్ కోసం కాబట్టి ఎక్సటెన్షన్ సమయంలో ఇది వర్తించినప్పుడు ద్రవం ఈ చివరలోకి ప్రవహిస్తుంది ఇది ఈ చివర నుండి బయటకు వస్తుంది మరియు కామ్ ఆపరేట్ చేయబడదు కాబట్టి కాబట్టి ఇది షాట్ కాబట్టి ఇది నేరుగా తిరిగి వస్తుంది కాబట్టి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు డైరెక్ట్ షాట్ కాబట్టి ఇది చాలా వేగంగా ముందుకు రావడం ప్రారంభమవుతుంది దీనిని రాపిడ్ అడ్వాన్స్ అంటారు రాపిడ్ అడ్వాన్స్ కొంత దూరం తరువాత ఇది దీనిని తాకి నెట్టివేస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇది పనిచేస్తుంది మరియు ఇది మూసివేయబడుతుంది ఇది దీని గుండా వెళ్ళదు ఇది చెక్ వాల్వ్ దీని వెంట ప్రవాహం లేదు కాబట్టి ఇప్పుడు ద్రవం దీని వెంట ప్రవహించవలసి వస్తుంది కాబట్టి ఫార్వర్డ్ స్ట్రోక్ సమయంలో ద్రవం ఆకుపచ్చ రేఖ వెంట ప్రవహించవలసి వస్తుంది మరియు ఇది ఫ్లో కంట్రోల్ వాల్వ్ కనుక కొంత మొత్తం ప్రవాహం మాత్రమే సాధ్యం అందువల్ల ప్రవాహం నియంత్రించబడుతుంది ఎందుకంటే ఇక్కడ లోడ్ ఉంటుందని ఆశిస్తున్నాము కాబట్టి విద్యుత్ అవసరాల కోసం మనం వేగాన్ని తగ్గించాలి కాబట్టి మనము ప్రవాహ నియంత్రణను ఉపయోగించడం ద్వారా చేస్తున్నాము ఇప్పుడు ఏమి జరుగుతుంది మనము రిట్రాక్షన్ కోరుకుంటున్నాము అప్పుడు మనము ఈ సోలేనోయిడ్ ను ఆపరేట్ చేస్తాము కాబట్టి రెట్రాక్షన్ సమయంలో ఇప్పుడు ఈ లైన్ B పంపుతో అనుసంధానించబడి ఉంది కనుక ఇది ఎలా ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఈ మార్గం గుండా ప్రవహిస్తుంది మరియు ఇది ఇప్పుడు చెక్ వాల్వ్కు ప్రవహిస్తుంది ఇది ఫ్రీ డైరెక్షన్ ఇది ఇప్పటికీ ఆపివేయబడింది ఈ లైన్ ఆఫ్లో ఉందని అర్థం ఈ సైడ్ చెక్ వాల్వ్ ఉచిత ప్రవాహం కనుక ఇది దీని గుండా వెళుతుంది మరియు ఇది రాడ్ ఎండ్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి రెట్రాక్షన్ మరియు కాప్ చివర నుండి అది నేరుగా వస్తుంది మరియు అది ట్యాంకుకు వెళ్తుంది కాబట్టి ఈ చెక్ వాల్వ్ కారణంగా రెట్రాక్షన్ సమయంలో ద్రవం ఎల్లప్పుడూ దీని గుండా ప్రవహిస్తుంది మరియు దీనికి ఉచిత ప్రవాహ మార్గం ఉంటుంది మరియు అక్కడ ఉంటుంది ప్రవాహం రేటు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది లోడ్ కి కనెక్ట్ కాలేదు ప్రెషర్ అవసరాలు తక్కువగా ఉంటాయి మరియు పంప్ ప్రవాహంతో మీరు బాగా నిర్వహించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ జరుగుతున్నది మరియు మీరు రాపిడ్ రిట్రాక్షన్ పొందవచ్చు